గత కొన్ని సెషన్లలో మనము ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ గురించి చర్చిస్తున్నాము ముఖ్యంగా చివరి సెషన్లో మనము టిసిఎస్ కేసు గురించి చర్చించాము మనము ఆర్ధిక విశ్లేషణలో కొంచెం ముందుకు వెళ్ళాము మనము ఇతర సమాచారాన్ని కూడా తీసుకున్నాము మరియు టిసిఎస్ నిష్పత్తులను లెక్కించాము ప్రస్తుత సెషన్లో మరియు తదుపరి సెషన్లో మనము రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ను చేపట్టబోతున్నాం ఇది ప్రీమియర్ లిస్టెడ్ కంపెనీ అని మనకు తెలుసు మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ఇది భారతదేశంలో అతిపెద్ద లిస్టెడ్ కంపెనీ కాబట్టి మనము సంస్థను వేర్వేరు ప్రాతిపదికన విశ్లేషించడానికి ప్రయత్నిస్తాము పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ పరిభాషలో మనము చేస్తున్న విశ్లేషణ రకం దీనిని ప్రాథమిక విశ్లేషణ అంటారు రెండు రకాల విశ్లేషణలు ఒకటి ప్రాథమికమైనవి మరొకటి సాంకేతికమైనవి సాంకేతిక విశ్లేషణలో సంస్థ యొక్క ధర డేటా వాల్యూమ్ ధరల కదలికలు చార్టులు ఈ విషయాలన్నీ అధ్యయనం చేయబడతాయి ప్రాథమిక విశ్లేషణలో సంస్థ యొక్క ప్రాథమిక అంశాలు అధ్యయనం చేయబడతాయి ఇవి ప్రధానంగా సంస్థ గురించి ఆర్థిక నివేదికలు మరియు ఇతర డేటాను కలిగి ఉంటాయి ప్రాథమిక విశ్లేషణ యొక్క ఈ భాగాన్ని కంపెనీ విశ్లేషణ అని పిలుస్తారు అప్పుడు పరిశ్రమ లేదా సంస్థ పనిచేస్తున్న రంగాన్ని చదువుతారు దీనిని పరిశ్రమ విశ్లేషణ అని పిలుస్తారు మరియు మూడవ భాగాన్ని ఆర్థిక విశ్లేషణ అని పిలుస్తారు ఇక్కడ దేశం మొత్తం లేదా ఆర్థిక వ్యవస్థ మొత్తం అధ్యయనం చేయబడతాయి ఇప్పుడు ఈ మూడు అంశాలు సంస్థ పనితీరును ప్రభావితం చేస్తాయి వాస్తవానికి మనము పరిశ్రమ లేదా ఆర్థిక విశ్లేషణ వివరాలలోకి వెళ్ళలేము కాని ప్రధానంగా నిష్పత్తుల ఆధారంగా కంపెనీ విశ్లేషణ ఎలా చేయాలో చూడటానికి ప్రయత్నిద్దాం ఇప్పుడు చూడండి రిలయన్స్ మీకు తెలుసు MD CEO ఇంకా చైర్మన్ ముఖేష్ అంబానీ ఆ కంపెనీ సెక్రెటరీ K సేతు రామన్ ఆడిట్ చేసేవారు చతుర్వేది మరియు షా ఇవి కొన్ని వివరాలు కంపెనీ యొక్క ముఖ విలువ రూ 10 ధర ఒక వెయ్యి రెండు వందల యాభై ఐదు రూపాయలు ఇది మే 2019 నాటిది మార్పు శాతం ఆ వారము నందు మొదలగునవి ఇవ్వబడ్డాయి మార్కెట్ క్యాప్ 3161428 మిలియన్ రూపాయలు పరిమాణం చూసినట్లయితే ఇది పెద్దది కంపెనీ షేర్లు చాలా మార్పుకు గురికావడం మీరు చూడవచ్చు షేర్ల సంఖ్య 6503 మిలియన్లు ఇప్పుడు వాటా హోల్డింగ్ సరళికి వెళ్దాం మళ్ళీ అది ఒక భారతీయ సంస్థ ప్రమోటర్ల వాటా శాతం 45 శాతం ఇది ముఖేష్ అంబానీ సమూహానికి చెందినది భారతీయ సంస్థలలో 12 శాతం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 18 శాతం ఉన్నారు వారు విదేశాలలో సెక్యూరిటీలను జారీ చేశారు అందుకే ఎడిఆర్ లేదా జిడిఆర్ 3 2 శాతం ఉచిత ఫ్లోట్ 20 శాతం ఉచిత ఫ్లోట్ అంటే ఏమిటి అంటే ఇవి 20 శాతం షేర్లు మార్కెట్లో స్వేచ్ఛగా వ్యాపారంలో అందుబాటులో ఉంటాయి వాటాదారుల సంఖ్య ఇవ్వబడుతుంది భారతదేశంలోని ఏ కంపెనీకైనా ఇది అతిపెద్ద సంఖ్య అని నేను అనుకుంటున్నాను 2790000 ప్రమోటర్లు నుంచి వాటాలను 0 శాతం ప్రతిజ్ఞ చేయబడ్డాయి ఇప్పుడు స్టాక్ మార్కెట్ డేటాను చూద్దాం ఇది గత 5 సంవత్సరాలుగా అధిక మరియు తక్కువ ధరలు గత 5 సంవత్సరాలుగా సగటు ధరలు కూడా ఇవ్వబడ్డాయి మిలియన్ల పరంగా సంవత్సరాంతంలో మిగిలి ఉన్న వాటాలు ఇవ్వబడ్డాయి వాటాల సంఖ్యలో ఏదైనా కదలికను మీరు చూస్తున్నారా అవును మీరు గత 2 సంవత్సరాలను పరిశీలిస్తే 2958 నుండి 5921 కు పెద్ద పెరుగుదల ఉంది మరియు దీనికి కారణం బోనస్ షేర్ల తాజా ఇష్యూ కాబట్టి వారు బోనస్ ESOS మార్పిడి మొదలైనవి ఇచ్చారు కాబట్టి ప్రతి సంవత్సరం కొంత స్వల్ప మొత్తంలో ESOS ఇవ్వబడుతుంది మరియు ఈ సంవత్సరం బోనస్ కారణంగా వాటాలో పెద్ద పెరుగుదల కనిపిస్తుంది ఈ కాలంలో సగటు మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా ఇవ్వబడింది ఉద్యోగుల సంఖ్య వేల పరంగా చాలా ఎక్కువగా ఉంది దాని 23000 మంది ఉద్యోగులు మరియు ఇప్పుడు అది 187000 మంది ఉద్యోగులు ఇప్పుడు కొంత కాలానికి మొత్తం జీతం ఇవ్వబడింది దీనికి ఉద్యోగుల సంఖ్యను సరిదిద్దడం అవసరం కాబట్టి ఉద్యోగుల సంఖ్యలో దిద్దుబాటు చేస్తాము ఇప్పుడు నికర అమ్మకాలు నికర అమ్మకాల డేటా మార్చి 14 నుండి మీరు చూడవచ్చు వాస్తవానికి నికర అమ్మకాలు కొద్దిగా తగ్గాయి మరియు గత సంవత్సరంలో మళ్ళీ నికర అమ్మకాలు పెరిగాయి ఇతర ఆదాయం చాలా స్థిరంగా ఉంది మొత్తం ఆదాయం మొదటి 3 సంవత్సరాలలో తగ్గింది మరియు తరువాత వారు చమురు వ్యాపారంలో ఉన్నారని మనము అర్థం చేసుకున్నాము చమురు ధరలు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి కాబట్టి వాటి అమ్మకాలు కూడా హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి స్థూల లాభాలు ఆశ్చర్యకరంగా స్థిరమైన సంకేతాన్ని చూపిస్తున్నాయి స్థూల లాభం అన్ని సంవత్సరాల్లో ఎక్కువ లేదా తక్కువ పెరిగింది గత సంవత్సరంలో మినహా అవి కొంచెం తగ్గాయి మరియు మళ్ళీ అవి 544 వరకు పెరిగాయి తరుగుదల గణనీయమైన మొత్తం టిసిఎస్లో పోలిస్తే ఇది ఎందుకు ఎక్కువ ప్రధానంగా ఇది తయారీ సంస్థ కాబట్టి వారికి అధిక మొత్తంలో స్థిర ఆస్తులు ఉన్నాయి కాబట్టి తరుగుదల 112 ఇప్పుడు అది 167 కి పెరిగింది వడ్డీ వ్యయం కూడా ఎక్కువగా ఉంది మరియు ఇది గణనీయంగా పెరిగింది పన్నుకు ముందు లాభం క్రమంగా పెరుగుతోంది మైనారిటీ వడ్డీ కూడా చాలా ఎక్కువ మరియు ఈ మైనారిటీ వడ్డీ వారి అనుబంధ సంస్థలలో ఇతర వ్యక్తుల వాటా కారణంగా ఉంది మార్చి 14 లో అసాధారణమైన ఆదాయం ఉంది మరే ఇతర సంవత్సరపు పన్నులలో అసాధారణమైన ఆదాయం లేదు గత 2 సంవత్సరాలుగా పన్నులు పెరిగాయి మరియు పన్ను తరువాత లాభం కూడా ఎక్కువ లేదా తక్కువ స్థిరంగా పెరిగింది డివిడెండ్ గణాంకాలు గత కొన్ని సంవత్సరాలుగా ఇవ్వబడ్డాయి కాబట్టి పన్ను తరువాత లాభం మరియు మనము మన లెక్కల కోసమే అన్ని సంవత్సరాలకు డివిడెండ్ యొక్క అంచనా గణాంకాలను తీసుకున్నాము కాబట్టి ఇది వారి ఆదాయ డేటా ఇప్పుడు దీనిని ఉపయోగించి మనం కొన్ని ముఖ్యమైన నిష్పత్తులను లెక్కించవచ్చు మొదటిది స్థూల మార్జిన్ నిష్పత్తి కాబట్టి సూత్రం ఏమిటి మీకు గుర్తుందా ఇది స్థూల లాభం అమ్మకాలతో విభజించబడింది కాబట్టి మార్చి 14 కి ఇది 8 శాతం దయచేసి అన్ని సంవత్సరాలు నాతో లెక్కించండి కాబట్టి ఇది 8 తరువాత 9 17 15 మరియు 13 అవుతుంది కాబట్టి మార్చి 16 లో క్షమించాలి అవును వారు మార్చి16లో తమ స్థూల లాభాలను గణనీయంగా పెంచగలిగారు మొత్తంమీద వారు మంచి మార్జిన్ కలిగి ఉన్నారు అయితే ఇది చాలా వ్యాపారాలుగా మారుతున్నప్పటికీ ప్రధానంగా చమురు శుద్ధిలో ఉంది కాబట్టి చమురు ధరలలో మార్పులు స్థూల మార్జిన్లో మార్పులకు కారణం కావచ్చు తరువాత అంశము EBDITA ఇప్పుడు EBDITA యొక్క పూర్తి రూపం ఏమిటి సంపాదన తరుగుదల వడ్డీ టాక్స్ మరియు వాయిదాలు తీయక ముందుతో విభజిస్తాము

ఇది మార్చి 14న 10 శాతము ఇది కొంతకాలానికి 9 నుండి 20 వరకు నెమ్మదిగా పెరిగింది ఇంకా తర్వాత ఇది ఒకే విధముగా ఉన్నది కొంచెం తగ్గింది ఇప్పుడు ఈ సంఖ్య ఎంత డబ్బు కార్యకలాపాల లాభం నుండి వచ్చింది తెలుసుకోవడానికి చాలా ముఖ్యము ఇప్పుడు తర్వాత అంశము నికర లాభ మార్జిన్ కి వెళదాము ఇప్పుడు చివరిసారి మనము టిసిఎస్ను అధ్యయనం చేసాము అయితే ఇది చాలా ముఖ్యమైనది మరియు ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే ఇది ఉత్పాదక సంస్థ ఇది ఎక్కువ సంఖ్యలను కలిగి ఉంది ఎందుకంటే ఇది వివిధ రకాల ఆస్తులలో పెట్టుబడి పెడుతుంది ఇప్పుడు మీరు వారి ప్రస్తుత ఆస్తులు వాస్తవానికి తగ్గుముఖం పట్టాయి మరియు మళ్ళీ ప్రస్తుత బాధ్యతలు పెరిగాయి మీరు నిష్పత్తిని పరిశీలిస్తే మార్చి 18 లో ప్రస్తుత ఆస్తుల కంటే వారి ప్రస్తుత బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయని మీరు గ్రహిస్తారు ఒక ఇన్వెంటరీ ఒక రోజుగా ఎందుకంటే తయారీ సంస్థ కావడం వల్ల చాలా ఇన్వెంటరీ ఉండాలి అది 48 నుండి 64 కి పెరిగింది మరియు మళ్ళీ 56 కి పడిపోయింది రుణగ్రహీతలు చాలా తక్కువ 8 5 6 10 మరియు 16 ఇది రోజుల సంఖ్యలో ఉంది కాబట్టి వారి క్రెడిట్ పాలసీలు చాలా కఠినమైనవి అని మీరు గ్రహిస్తారు వారు దాదాపు నగదు ప్రాతిపదికన లేదా చాలా తక్కువ క్రెడిట్తో అమ్ముతున్నారు కానీ కొంచెం ఇప్పుడు 16 రోజుల వరకు పెరిగింది నికర స్థిర ఆస్తులు వారు స్థిర ఆస్తులను కలిగి ఉన్నారు మరియు స్థిర ఆస్తులలో స్థిరమైన పెరుగుదల ఉంది ఇది ఇప్పుడు 5909 మూలధనం వాటా ఎక్కువ లేదా తక్కువ స్థిరంగా ఉంది కానీ గత సంవత్సరంలో అది పెరిగింది ఉచిత నిల్వలు చాలా ఎక్కువ మొత్తంలో ఉచిత నిల్వలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే అవి స్థిరంగా మంచి లాభాలను పొందుతున్నాయి నికర విలువ కూడా సహేతుకంగా ఎక్కువ ఉత్పాదక సంస్థ కనుక దీర్ఘకాలిక అప్పు ఎక్కువ ఇది TCS లాగా జీరో అప్పు కంపెనీ కాదు వారికి అధిక దీర్ఘకాలిక అప్పు ఉంది అయితే రుణ ఈక్విటీ నిష్పత్తి చాలా ఎక్కువగా లేదు మనము ఇప్పుడు ఈ నిష్పత్తిని లెక్క కడతాము మొత్తం ఆస్తులు ఐదు సంవత్సరములు కాలంలో రెట్టింపు అయినాయి ఇప్పుడు రెండు ముఖ్యమైన నిష్పత్తులు లెక్క కడతాము అవి అప్పు ఈక్విటీ మనకు సూత్రము తెలుసు అప్పు ఈక్విటీ అనేది అప్పు ఈక్విటీ తో భాగాహారం చేయాలి దీర్ఘకాలిక అప్పు నికర విలువతో భాగాహారం చేయాలి ఇది 0 50 ఇది శాతము రూపములో లేదా భిన్నము రూపములో చెప్పవచ్చు ఇప్పుడు భిన్నము రూపములో ఉంచండి ఇది 0 51 ముఖ్యంగా చూపుతోంది ఏమిటంటే ఒక రూపాయి లో ఈక్విటీ 50 పైసలు అనేది దీర్ఘకాలిక అప్పు మీరు ఐదు సంవత్సరాలకు పోల్చి చూడవచ్చు తర్వాత అప్పు ఈక్విటీ నిష్పత్తి లతో విభజించబడింది ఇది చాలా ఎక్కువ 1 31 మరియు ఇప్పుడు గణనీయంగా 0 59 కి తగ్గింది ప్రస్తుత బాధ్యతల పెరుగుదల కారణంగా ప్రస్తుత నిష్పత్తి పడిపోతున్నట్లు మీరు చూస్తారు ఇప్పుడు మీరు గుర్తుంచుకుంటే ప్రామాణిక నిష్పత్తి 2 నుండి 1 రిలయన్స్ పరిశ్రమకు ప్రామాణిక నిష్పత్తి కంటే చాలా తక్కువ ప్రస్తుత నిష్పత్తి ఉంది అధిక క్రెడిట్ రేటింగ్ ఉన్న చాలా పెద్ద సంస్థ అయినప్పటికీ ద్రవ్యత్వానికి సంబంధించినంతవరకు ఇది కొంచెం సమస్యాత్మకం కావచ్చు కాబట్టి వారు తక్కువ ప్రస్తుత ఆస్తులతో కూడా నిర్వహించగలుగుతారు ముఖ్యంగా చివరి సంవత్సరాల్లో గత 2 సంవత్సరాలు ఉన్నాయి ప్రస్తుత బాధ్యతలలో గణనీయమైన పెరుగుదల ఉంది అది మరింత అధ్యయనం చేయవలసి ఉంటుంది ఇప్పుడు మూడవ భాగము డబ్బు కదలిక నుండి కూడా ఎక్కువ లేదా తక్కువ మార్చి 15 లో అటుఇటుగా ఉంచబడింది ఇది రుణాత్మకం ఇది మంచి గుర్తు కానీ మిగిలిన చాలా సంవత్సరాలలో RI కొత్త పెట్టుబడి చేయబడినది ఆర్థిక కార్యకలాపం సంబంధించి డబ్బు కదలిక స్థిరంగా ఉన్నది కానీ అక్కడ మొత్తము పరిమాణము పోల్చి చూస్తే కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నాయి కానీ మొత్తం పరిమాణంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ కాదు మరియు నికర నగదు ప్రవాహం మైనస్ 160 తరువాత అది మైనస్ 220 గా మారింది మరియు చివరి సంవత్సరంలో ఇది 12660 గా ఉంది ఇప్పుడు కొన్ని మిశ్రమ నిష్పత్తులు మనం లెక్క కడతాము మొదటిది వడ్డీ కవరేజ్ నిష్పత్తి ఇప్పుడు సూత్రం ఏమిటో మీకు గుర్తుందా మనం వడ్డీ ఎంత బాగా కవర్ చేయబడిందో చూస్తాము ఎన్నిసార్లు వారు సంపాదన వడ్డీ రూపంలో కట్టారు వడ్డీ అనేది హారము భాగంలో ఇంకా ఆదాయము అనేది లవము భాగములో తీసుకోండి కాబట్టి మీరు లవములో ఏ లాభం తీసుకుంటారు మీరు PAT తీసుకుంటారా కాదు ఎందుకంటే మనం వడ్డీకి ముందు లాభం తీసుకోవాలి మరియు పన్నులు ఆ మొత్తం నుండి వడ్డీ చెల్లించవచ్చు మనము PBIT లెక్క కడతాము మనకు ఇవ్వబడినది PBT దీనికి వడ్డీ కలపండి మనకు వస్తుంది PBIT ఇది వడ్డీ కట్టడానికి మన దగ్గర ఉన్నలాభాలు తర్వాత దానిని వడ్డీతో భాగాహారం చేయండి మీకు వచ్చింది 8 28 ఇది సరసమైన కవరేజ్ కానీ వారి వద్ద చాలా వడ్డీ చెల్లింపులు ఉన్నాయి అయినప్పటికీ వారి లాభదాయకత చాలా ఎక్కువగా ఉన్నందున వారికి చాలా వడ్డీ చెల్లింపులు వచ్చాయి ఇది కవరేజ్ 8 రెట్లు పెరిగింది ఇప్పుడు అది కొద్దిగా తగ్గిపోయింది తదుపరిది సామర్థ్యానికి సంబంధించిన నిష్పత్తులు మనము ఇక్కడ ఒక నిష్పత్తిని పరిగణించాము అది స్థిర ఆస్తుల నిష్పత్తికి అమ్మకాలు కాబట్టి అమ్మకాలను ఉత్పత్తి చేయడానికి మీరు మీ స్థిర ఆస్తులను ఎంత సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారో ఇది చూపిస్తుంది కాబట్టి అమ్మకాలు స్థిర ఆస్తులతో విభజించబడ్డాయి ఇది ఆపరేటింగ్కు సంబంధించినది కాబట్టి మనము ప్రధానంగా నికర అమ్మకాలను మాత్రమే పరిశీలిస్తున్నాము మరియు మొత్తం ఆదాయాన్ని తీసుకోలేదు కాబట్టి మీరు ఇక్కడ ఏమి చూస్తున్నారు నిష్పత్తిలో తీవ్రమైన పతనం ఉంది ఇది 1 81 గా ఉంది ఈ నిష్పత్తి ముఖ్యంగా మార్చి 16 నుండి పడిపోయింది మరియు తరువాత అది 0 66 గా నిలిచిపోయింది మీరు జాగ్రత్తగా చూస్తే అమ్మకాలలో ఎక్కువ పెరుగుదల లేకుండా వారి స్థిర ఆస్తులు గణనీయంగా పెరిగాయి అమ్మకాలు తగ్గాయి మరియు ఇప్పుడు అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి కానీ ఇది చాలా క్లిష్టమైన సంస్థ కాబట్టి మనము నేరుగా ఏమీ తెలుసుకోలేము అవి కొత్త స్థిర ఆస్తులను నిర్మిస్తుండవచ్చు కాని ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రస్తుత డేటా వినియోగం యొక్క సామర్థ్యం కొంతవరకు తగ్గిందని చూపిస్తుంది ఇప్పుడు మొత్తం ఆస్తులపై తిరిగివచ్చిన రాబడి ఎక్కువగా దీనిని ROTA గా పిలుస్తారు ఇక్కడ లాభాలను సంపాదించడానికి మొత్తం ఆస్తులు ఎలా ఉపయోగించబడుతున్నాయో లెక్కించడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మనము మొత్తం ఆస్తులపై PAT తీసుకుంటాము PAT మొత్తం ఆస్తులతో విభజించబడింది కాబట్టి మీరు 0 52 పొందుతారు కాబట్టి మీరు 0 05 ని చూడవచ్చు మరియు మీరు దానిని శాతంలో మార్చినట్లయితే అది మరింత అర్ధవంతంగా ఉంటుంది కాబట్టి 5 శాతం రాబడి 4 42 కి పడిపోయింది ఇది చాలా పతనం కాదు కానీ మొత్తం ఆస్తులపై రాబడిలో స్వల్ప పతనం తదుపరిది ఈక్విటీపై రాబడి కాబట్టి ఈక్విటీ అంటే యజమానుల నిధులు మరియు వారు ఏ లాభాలను పొందగలుగుతారు కాబట్టి నికర విలువపై PAT కాబట్టి 11 32 శాతం తిరిగి వచ్చింది మరియు ఇప్పుడు అది ఎక్కువ లేదా తక్కువ స్తబ్దతను కలిగి ఉంది ఇది 12 29 గా మారింది కాబట్టి మీరు టిసిఎస్ను గుర్తుంచుకుంటే ఈక్విటీపై రాబడి రిలయన్స్కు కొంత తక్కువగా ఉంటుంది ఇప్పుడు తరువాతిది ROCE అని పిలువబడే మూలధనంపై రాబడి లేదా కొన్నిసార్లు ROI అని పిలుస్తారు ఇక్కడ మనము మొత్తం రాబడిని తీసుకుంటాము మరియు హారం లో మొత్తం నిధులు అప్పులు మరియు ఈక్విటీని తీసుకుంటాము కాబట్టి మీకు ఫార్ములా గుర్తుందా న్యూమరేటర్లో పిబిటి మరల వడ్డీ కలుపుదాం దీర్ఘకాలిక రుణం మరియు ఈక్విటీ ద్వారా విభజించాము కాబట్టి ఇది 10 61 శాతం టిసిఎస్ విషయంలో ఇది దాదాపు సున్నా 0 అప్పు కంపెనీ చాలా తక్కువ అప్పుకలిగి ఉంటుంది కానీ రిలయన్స్ ఉత్పాదక సంస్థగా ఉండటం కాబట్టి ఎక్కువ అప్పు కలిగి ఉన్నది మూలధనంపై రాబడి కొద్దిగా తక్కువగా ఉందని మీరు చూడవచ్చు మరియు ఇప్పుడు కొంత కాలానికి తిరిగి 13 శాతం వరకు పెరిగింది ఉత్పాదకతను అధ్యయనం చేయడం ఆసక్తికరంగా ఉందని గుర్తుంచుకోండి ఎందుకంటే మీకు డెట్ ప్లస్ ఈక్విటీ లభిస్తుంది మరియు మనము మూలధన నిర్మాణం గురించి చర్చించాము మీ మూలధన నిర్మాణం మీకు తెలిస్తే అధిక మొత్తంలో అప్పు పెరుగు తున్నది దానిని ట్రేడింగ్ ఆన్ ఈక్విటీ అంటారు కొంత స్థాయి అప్పుల కోసం వెళ్ళడం ద్వారా సంస్థ కొంతవరకు మూలధనంపై రాబడిని మెరుగుపరుచుకోగలిగిందని మీరు ఇక్కడ చూడవచ్చు కానీ టిసిఎస్ విషయంలో మీకు గుర్తుంటే పన్ను ప్రభావం వల్ల మూలధనంపై రాబడి చాలా ఎక్కువ ఇప్పుడు తదుపరిది మొత్తం అమ్మకాలకు నికర పని మూలధనం కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ CA మైనస్ CL అమ్మకాలతో విభజించబడింది 0 08 వచ్చింది మీరు దీనిని శాతములలో తీసుకోండి దీని అర్థం మొత్తం అమ్మకాలు ఆస్తి మీద సుమారు 8 శాతం అనేది నెట్ వర్కింగ్ క్యాపిటల్ మీరు చూడవచ్చు ఇది చాలా ఆసక్తికరం ఇది 8 శాతం నుండి 32 శాతం రుణాత్మకం కు కదిలింది ఇప్పుడు తెలుసుకోండి దీనికి కారణమేమిటి కాబట్టి ప్రస్తుత ఆస్తులు మరియు బాధ్యతలను చూడండి ఇప్పుడు ప్రస్తుత ఆస్తులు ప్రస్తుత ఆస్తుల కంటే చాలా ఎక్కువ కాబట్టి వారు వర్కింగ్ క్యాపిటల్ రుణాత్మక స్థితిలో ఉన్నారు అదే కారణం వాళ్లకి గత మూడు సంవత్సరాలు నిష్పత్తి రుణాత్మకం కావడం కాబట్టి నిజంగా ఆసక్తికరమైన నిష్పత్తి అది 8 శాతం అప్పుడు 1 శాతం కంటే తక్కువగా మారింది మరియు ఇది గత మూడు సంవత్సరములు రుణాత్మకం గా ఉన్నది మీరు ప్రస్తుత నిష్పత్తిని పరిశీలిస్తే ఇది 1 31 నుండి 0 59 వరకు ఉందని మీరు చూస్తారు మీరు చూస్తే ఇదే ప్రభావం అమ్మకాలపై ఉందని మీరు ఈ నిష్పత్తి నుండి పొందవచ్చు అర్థమవుతుందా కనుక మనము ఇక్కడ ఆపి వేద్దాము తర్వాత తరగతిలో మనము మిగిలిన నిష్పత్తులు లెక్క కట్టడానికి కొనసాగుదాము